హలో సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ సెషన్ కు స్వాగతం కాబట్టి హీప్ ఎలా పనిచేస్తుందనే దాని కోసం మనం మరొక వివరణను చూస్తాము మీరు ఈ ప్రోగ్రామ్ ను మీ వర్చువల్బాక్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు మీ వర్చువల్బాక్స్ నుండే ఈ ప్రోగ్రామ్ను రన్ చేయవచ్చు ప్రోగ్రామ్ను t1 c అని పిలుస్తారు మరియు ఇది చాలా చిన్న ప్రోగ్రామ్ మనం x మరియు y అనే రెండు క్యారెక్టర్ పాయింటర్లను నిర్వచించాము మనము మొదట x కోసం 15 బైట్స్ ను మాలోక్ చేస్తాము ఆ తరువాత x ని ఫ్రీ చేస్తాము తరువాత మనం y కోసం కూడా 13 బైట్స్ ను మాలోక్ చేసి ఆపై y ని ఫ్రీ చేస్తాము ఇది చాలా సులభమైన ప్రోగ్రామ్ మరియు ఇది వాస్తవానికి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం కాబట్టి ఈ రెండు printf స్టేట్మెంట్ల లో మనం నిజంగా ప్రింట్ చేస్తున్నది x మరియు y యొక్క అడ్రస్ ముందు మనం క్లీన్ చేసి దానిని తయారు చేసి ప్రోగ్రామ్ ను రన్ చేయగా మీరు ఇక్కడ చూసేది ఆశ్చర్యకరంగా x మరియు y రెండూ ఒకే అడ్రస్ ను పొందుతాయి కాబట్టి దీని అర్థం ఏమిటంటే x కి అనుగుణమైన డేటాను y ద్వారా మరియు y కి అనుగుణమైన డేటాను x ద్వారా యాక్సెస్ చేయవచ్చు x మరియు y ఒకే అడ్రస్ ను పొందటానికి కారణం అంతర్గతంగా ptmalloc లిస్ట్ లోని అన్ని డేటా ఫ్రీ చంక్స్ ని నిర్వహిస్తుంది కాబట్టి మనం 15 బైట్ల x ను మాలోక్ చేసినప్పుడు హీప్ లో మనకు x కు అనుగుణమైన డేటా చంక్ ఉంటుంది x ఫ్రీ అయినప్పుడు ఈ మాలోక్ భాగం లింక్డ్ లిస్ట్ లోని ఒక భాగాన్ని పొందుతుంది ఇది ప్రోగ్రామ్లో చేసిన మొట్టమొదటి మాలోక్ కనుక ఈ నిర్దిష్ట సమయంలో లిస్ట్ లో కేవలం ఒక భాగం మాత్రమే అందుబాటులో ఉంది మరియు ఆ భాగం x ఇప్పుడు మళ్లీ malloc ను ప్రారంభించినప్పుడు ptmalloc మొదట ఈ ఫ్రీ లిస్ట్ ను పరిశీలిస్తుంది మరియు ఈ ప్రత్యేకమైన రిక్వెస్ట్ను సంతృప్తి పరచగల మెమరీ చంక్ ఉందా అని గుర్తిస్తుంది ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో మనకు ఒక లిస్ట్ ఉంది మరియు ఆ లిస్ట్ లో మనకు ఒక చంక్ ఉంది అది ఫ్రీ అయిన x చంక్కు అనుగుణంగా ఉంటుంది అందువల్ల ఈ భాగం y కి కేటాయించబడుతుంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందంటే y మరియు x ఒకే మెమరీ చంక్ ని పొందుతాయి అందువల్ల ఒకే అడ్రస్ ఉంటుంది ఇది x మరియు y ఒకే అడ్రస్ ను కలిగి ఉండటానికి గల కారణం ఇప్పుడు రిక్వెస్ట్ చేసిన మాలోక్ల సైజు ని బట్టి కోర్సు ఫలితం మారుతుంది ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో 15 మరియు 13 సాపేక్షంగా దగ్గరగా ఉన్నాయి కాబట్టి అవి ఒకే ఫ్రీలిస్ట్ లోకి వస్తాయి ఉదాహరణకు మనం చాలా పెద్దది 32 బైట్స్ కేటాయించినట్లయితే అప్పుడు మాలోక్ ఉపయోగించలేరు ఇక్కడ కేవలం x నుండి ఫ్రీ అయిన మెమొరీని కూడా తిరిగి ఉపయోగించలేరు పెద్దదానిని కేటాయించాలి అందువల్ల మనకు 15 మరియు 32 బైట్స్ ఉంటే x మరియు y యొక్క మాలోక్ ద్వారా రిక్వెస్ట్ చేయబడినవి వేర్వేరు భాగాలుగా లభిస్తాయి కాబట్టి మనం దీన్ని మరలా ధృవీకరించవచ్చు మరియు ఇక్కడ మనం చూసేది ఏమిటంటే x మరియు y వేర్వేరు అడ్రస్లు అంటే అవి వేర్వేరు మెమొరీ చంక్స్ కి కేటాయించబడ్డాయి అదేవిధంగా మనము మూడవ పాయింటర్ z ను నిర్వచించి 15 బైట్స్ కేటాయించినట్లయితే x మరియు z ఒకే మెమరీని పొంది మరియు అదే అడ్రస్ ను కలిగి ఉండగా y కి వేరే అడ్రస్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఇలా రన్ చేద్దాము కాబట్టి ఇది వాస్తవానికి z అయి ఉండాలి x మరియు z ఒకే అడ్రస్ ను పొందాయి ఎందుకంటే x చేత ఫ్రీ అయిన మెమరీ చంక్ z కి కేటాయించబడింది ఎందుకంటే ఇది x కి బెస్ట్ ఫిట్ అయితే y కి x కంటే భిన్నమైన మెమరీ చంక్ మాత్రమే లభిస్తుంది ధన్యవాదాలు